Jitendra Kumar Department of Mathematics Indian Institute of Technology Kharagpur ఉపన్యాసం - 13 రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క డిఫరెన్ష్యబిలిటీ ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 13 ఈ రోజు మనం మళ్ళీ రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క డిఫరెన్ష్యబిలిటీ గురించి మాట్లాడతాము ప్రాథమికంగా మనం డిఫరెన్ష్యబిలిటీ కోసం లిమిట్ టెస్ట్ ను ఉపయోగిస్తాము ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని పరీక్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఈ ఉపన్యాసంలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబడతాయి కాబట్టి మునుపటి ఉపన్యాసం నుండి మనం ఇప్పటికే చర్చించిన రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని గుర్తుకు తెచ్చుకుందాం మరియు z అనే ఫంక్షన్ ను x y అనే పాయింట్ వద్ద లేదా ఏదైనా పాయింట్ x y వద్ద డిఫరెన్ష్యబుల్ అని చెప్పాలంటే ఆ పాయింట్ దగ్గర x ని x గాను మరియు y ని y గాను మార్చినప్పుడు ఈ z ను వ్యక్తీకరించగలమని మనం నేర్చుకున్నాము ఇక్కడ z z లో వ్యత్యాసం కాబట్టి ఈ zను x మరియు y పదాలలో వ్యక్తపరచగలిగితే అది axbΔy లీనియర్ టర్మ్ ఇక్కడ aమరియు b లు x మరియు y ల నుండి స్వతంత్రంగా ఉంటాయి ప్లస్ 1x2y అవుతుంది మరియు ఇక్కడ x మరియు y లు 0 ని సమీపించేటప్పుడు ఈ 1 మరియు 2 లు తప్పకుండా 0 కి వెళ్తాయి zaxbΔy1x2y కాబట్టి డిఫరెన్ష్యబిలిటీ కోసం f యొక్క కంటిన్యుటీ మరియు పార్షియల్ డెరివేటివ్స్ fx మరియు fy ల యొక్క ఉనికి అవసరమని ఆవశ్యక నియమాలుగా మనం నేర్చుకున్నాము రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని నిర్వచించడానికి ఒక పార్షియల్ డెరివేటివ్ యొక్క కంటిన్యుటీ లేదా రెండు పార్షియల్ డెరివేటివ్స్ యొక్క కంటిన్యుటీ సరిపోతుందని మనం పర్యాప్తక నియమాలు గా చూశాము డిఫరెన్ష్యబిలిటీ ని నిరూపించడానికి పర్యాప్తక నియమాన్ని ఉపయోగించవచ్చు అని మనం చూశాము కాబట్టి ఫంక్షన్ లేదా పార్షియల్ డెరివేటివ్ కంటిన్యూస్ అవుతుందని మీరు గమనిస్తే అప్పుడు ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుందని మనం క్లెయిమ్ చేయవచ్చు లేదా మనం ఈ నిర్వచనాన్ని నేరుగా పరీక్షించవచ్చు కాబట్టి ఈ z ను ఈ x మరియు ఈ y పదాలలో ఈ రూపంలో వ్యక్తీకరించాలి అప్పుడు మనం ఈ ఫంక్షన్ ను డిఫరెన్ష్యబుల్ అని క్లెయిమ్ చేయవచ్చు ఈరోజు మనం ఈ వ్యక్తీకరణకు సమానమైన మరొక మార్గాన్ని నేర్చుకుంటాము ఇది డిఫరెన్ష్యబిలిటీ ని సులభంగా నిరూపించడానికి ఉపయోగపడుతుంది మరియు ఇది లిమిట్ టెస్ట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఈ డిఫరెన్ష్యబిలిటీ ని ఈ లిమిట్ ρ కి సమానమని చూపిస్తాము ఇక్కడ ρ విలువ x2y2 కి సమానం అవుతుంది ఇక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్ z dz కు లిమిట్ ను తీసుకుంటే అది 0 కి సమానం అవుతుంది అప్పుడు మనం ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుందని నిరూపించవచ్చు లేదా మనకు డిఫరెన్ష్యబిలిటీ ఉంటే అది ఈ లిమిట్ 0 అని సూచిస్తుంది కాబట్టి డిఫరెన్ష్యబిలిటీ ని పరీక్షించడానికి ఆ రెండు నిర్వచనాలు సమానం డిఫరెన్ష్యబిలిటీ ⟺ z dz 0ρx2y2 కాబట్టి ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అయితే అప్పుడు ఈ లిమిట్ విలువ తప్పకుండా 0 అవుతుందని చూపిస్తాము కాబట్టి f డిఫరెన్ష్యబుల్ అయితే అంటే ఈ z ను axbΔy1x2y గా వ్యక్తీకరించవచ్చు మరియు ఇప్పుడు ఇది మనం డిఫరెన్షియల్ గా పిలిచే dz పదం మరియు మనం ఈ డిఫరెన్షియల్ టర్మ్ ను ఎడమ చేతి వైపు కు తీసుకొని ఈ ρ తో భాగించినట్లయితే ఇక్కడ ρ x2y2 గా ఇవ్వబడింది కాబట్టి మనం దీనిని భాగిస్తే మనం కుడి చేతి వైపు న 1x2y ని పొందుతాము z dz1x2y ఇప్పుడు ఇక్కడ మనం లిమిట్ ను x→0 మరియు y→0గా తీసుకుంటాము మరియు లిమిట్ x→0 మరియు y→0 ను కుడిచేతి వైపున తీసుకున్నప్పుడు దాని విలువ ఎంతో గమనించండి x మరియు y లు 0 కి వెళ్లేటప్పుడు ఈ 1 మరియు 2 లు కూడా 0 కి వెళ్తాయని మనకు తెలుసు కానీ ఇక్కడ ఈ 1 తో ఉన్న పదం x మరియు 2 తో ఉన్న పదం y లు రెండూ బౌండెడ్ అని మనం నిర్ధారించుకోవాలి కానీ ρ x2y2 కాబట్టి మనం దీనిని సులభంగా చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఈ పదం x కంటే పెద్దది అలాగే ఇక్కడ మనకు y2 స్క్వేర్ రూట్ లో ఉంది z dz ρ→01xρ→02y0 కాబట్టి ఈ పదం ఖచ్చితంగా ఈ x కన్నా పెద్దది కాబట్టి ఈ పదం యొక్క మాడ్యులస్ లేదా x యొక్క అబ్సల్యూట్ వ్యాల్యూ 1 తో పరిమితం చేయబడింది అదేవిధంగా y యొక్క అబ్సల్యూట్ వ్యాల్యూ కూడా 1 తో పరిమితం చేయబడింది తర్వాత మనం లిమిట్ ను Δρ→0 గా తీసుకున్నప్పుడు ఈ వైపు 0 అవుతుంది ఎందుకంటే 1 మరియు 2 లు 0 కి వెళ్తాయి కాబట్టి లిమిట్ ని తీసుకునేటప్పుడు ఈ రెండు టర్మ్ ల బౌండెడ్నెస్ ను మనం పరిగణనలోకి తీసుకుంటాము మరియు మనకు ఈ 1 మరియు 2 లకు ఉన్న ప్రాపర్టీ గురించి తెలుసు Δρ 0 కి వెళ్తున్నప్పుడు అవి కూడా 0 కి వెళ్తాయి లేదా x మరియు y లు 0 కి వెళ్తున్నప్పుడు అవి 0 కి వెళ్తాయి Δρ 0 కి వెళ్తున్నప్పుడు1 మరియు 2 లు 0 కి వెళ్ళడాన్ని మరియు x≤1 మరియు x≤1 అవడాన్ని గమనించండి కాబట్టి ఈ సందర్భంలో అక్కడ ఉన్న ఈ పదాల యొక్క బౌండెడ్ నెస్ కారణంగా ఈ లిమిట్ 0 కి సమానమని మనం నిరూపించగలము కాబట్టి ఇది ఈ లిమిట్ మరియు f డిఫరెన్ష్యబుల్ అయినప్పుడు ఇది తప్పనిసరిగా 0 అవ్వాలి అని మనం చూపించాలనుకుంటున్నాము ఇప్పుడు మనం వేరే విధంగా వెళ్తాము అంటే ఈ లిమిట్ 0 కి సమానం అయితే ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అని చూపిస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఈ లిమిట్ విలువ 0 కి సమానంగా అనుమతించాము మరియు మనం మునుపటి ఉపన్యాసంలో ఉపయోగించిన వాస్తవాన్ని ఇప్పుడు కూడా ఉపయోగిస్తాము అదేమిటంటే ఈ లిమిట్ 0 కి సమానం అయినప్పుడు మనం ఇక్కడ ఒక ను పరిచయం చేయవచ్చు కాబట్టి ఈ టర్మ్ మైనస్ 0 ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ కు సమానం అవుతుంది మరియు ఈ కు ఒక ప్రాపర్టీ ఉంది Δρ 0 కి వెళ్ళినప్పుడు లేదా x మరియు y లు 0 కి వెళ్ళినప్పుడు ఈ తప్పనిసరిగా 0 కి వెళ్ళాలి ఎందుకంటే దీని లిమిట్ ఖచ్చితంగా 0 కాబట్టి కాబట్టి తప్పనిసరిగా 0 కి వెళ్ళాలి మరియు ఇక్కడ మనం లిమిట్ ను Δρ→0 గా తీసుకున్నాం కాబట్టి ఇది 0 కి వెళ్తుంది z dz 0ρx2y2 z dz0⟹ Δz dzΔρϵ ϵ→0asΔρ→0 కాబట్టి ఈ సందర్భంలో Δρ 0 కి వెళ్ళేటప్పుడు ఈ తప్పనిసరిగా 0 కి వెళ్ళాలి అనే ప్రాపర్టీ ని మనం కలిగి ఉన్నాము మనం ఇప్పుడు ఈ పదాన్ని కుడి వైపు కు తీసుకుంటే కాబట్టి మనకు Δz dzΔ ఉంది దీనిలో మరియు Δρ విలువలను ప్రతిక్షేపిస్తాము ఇక్కడ Δx2Δy2 ఇప్పుడు మనం x2Δy2 తో భాగించి దానితోనే గుణిస్తాము ⟹Δz dzΔϵx2Δy2 ϵx2Δy2x2Δy2 ఇక్కడ ఈ క్రింది వ్యక్తీకరణను పొందడానికి x2Δy2 ఈ స్క్వేర్ రూట్ తో భాగించబడింది ఇప్పుడు మనం దీనిని రెండు భాగాలుగా విభజించవచ్చు కాబట్టి ఇక్కడ మరియు ఒక Δx ఈ టర్మ్ తో భాగించబడింది మరియు మరొక Δx ను ఇక్కడ మనం ప్రోడక్ట్ లో రాశాం మరియు ఇక్కడ మళ్ళీ అదే భావన ఈ మరియు ఒక Δy x2Δy2 తో భాగించబడింది Δxx2y2xΔyx2y2y కాబట్టి ఇప్పుడు మనం z లో వ్యత్యాసం Δz ను dz1Δx2Δy అని వ్రాయగలమని గమనించాము కాబట్టి ఇది మన 1Δx2Δy కానీ ఇది dz మరియు ఇది కుడి వైపున ఉంటుంది తర్వాత ఇది 1 పదం మరియు ఇది 2 పదం మరియు ఇవి ఒక ప్రాపర్టీ ని కలిగివున్నాయి అదేమిటంటే మరలా ఇంతకు ముందు మనం నేర్చుకున్న విధంగానే అవి 0 కి వెళ్తాయి ⟹Δzdz1Δx2Δy ⟹f యెక్క డిఫరెన్ష్యబిలిటీ కాబట్టి ఇది 0 కి వెళ్తుంది ఇది కూడా 0 కి వెళ్తుంది మరియు ఈ Δz ను మనం dz1Δx2Δyగా వ్రాశాము మరియు అది ఖచ్చితంగా డిఫరెన్ష్యబిలిటీ యొక్క డెఫినేషన్ కాబట్టి డిఫరెన్ష్యబిలిటీ కోసం ఇక్కడ మనకు సమానమైన నిర్వచనం ఉందని ఇప్పుడు మనం గమనించాము డిఫరెన్ష్యబిలిటీ ఈ లిమిట్ 0 కి సమానంగా ఉండాలని సూచిస్తుంది లేదా ఈ లిమిట్ 0 కి సమానంగా ఉంటే ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవ్వాలని కూడా మనం చూశాము కాబట్టి ఈ లిమిట్ డెఫినేషన్ ను మనం ఇక్కడ డిఫరెన్ష్యబిలిటీ ని పరీక్షించడానికి ఉపయోగించవచ్చు ఎందుకంటే ఈ Δz ను ఈ dz మరియు 1Δx 2Δy పదాలలో వ్యక్తీకరించడం కంటే ఈ లిమిట్ ను పొందడం చాలా సులభం కాబట్టి ఫంక్షన్ యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని నిరూపించడానికి మనం ఈ నిర్వచనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాము ఎందుకంటే ఇది డిఫరెన్ష్యబిలిటీ యొక్క మరొక డెఫినేషన్ కంటే సులభంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ ఒకటవ ప్రాబ్లం ను తీసుకుంటాము మరియు ఈ సందర్భంలో మనం ఫంక్షన్ కంటిన్యూస్ మరియు పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ డిఫరెన్ష్యబుల్ కాదు అని చూపిస్తాము ఇది ఏ కారణం చేతనంటే కంటిన్యుటీ మరియు పార్షియల్ డెరివేటివ్ ల యొక్క ఉనికి డిఫరెన్ష్యబిలిటీ కొరకు ఆవశ్యక నియమాలు కాబట్టి ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అని ఈ రెండు షరతుల ఆధారంగా మనం చూపించలేము ఇది ఒక ఉదాహరణ ఈ ఫంక్షన్ కంటిన్యూస్ మరియు రెండు పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కాదు అని మనం చూపిస్తాము మొదటగా పార్షియల్ డెరివేటివ్స్ యొక్క ఉనికిని చూద్దాం 0 0 అనే పాయింట్ వద్ద fx యొక్క నిర్వచనం మనకు తెలుసు మరియు సహజంగానే 0 0 వద్ద ఈ ఎగ్జిస్టెన్స్ మరియు కంటిన్యుటీ ని మనం చూపిస్తాము మరియు ఫంక్షన్ ఆరిజిన్ వద్ద డిఫరెన్ష్యబుల్ కాదు అని కూడా చూపిస్తాము కాబట్టి ఇక్కడ నిర్వచనం ప్రకారం fx00 విలువ Δx→0fx0 f00x అవుతుంది fxyxyx2y2xy00 0xy≠00 కాబట్టి ఇది 0 అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం xy యొక్క లబ్దం ని చూడవచ్చు కాబట్టి మనకు ఈ వాదన ఉన్నప్పుడు f 0 అవుతుంది కాబట్టి ఇది ఫంక్షన్ విలువను 0 చేస్తుంది మరియు f విలువ 0 0 వద్ద 0 గా నిర్వచించబడుతుంది కాబట్టి మనకు 0 మైనస్ 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది 0 మరియు ఇది కూడా 0 అవుతుంది 0 0x మరియు దీని విలువ 0 గా పొందుతాము అదేవిధంగా fy కోసం మన దగ్గరfy00Δy→0 f0y f00y ఉంది ఈ వాదన కారణంగా ఇది 0 అవుతుంది కాబట్టి ఈ లబ్దం దీనిని మరలా 0 ని చేస్తుంది మరియు ఇది 0 అవుతుంది కాబట్టి 0 మైనస్ 0 మరలా దీనిని 0 గా పొందుతాము fx00fx0 f00x 0 fy00f0y f00y 0 కాబట్టి 0 0 వద్ద మనకు పార్షియల్ డెరివేటివ్స్ యొక్క ఉనికి ఉంది 0 0 వద్ద x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ యొక్క విలువ 0 అవుతుంది మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ యొక్క విలువ కూడా 0 అవుతుంది ఇప్పుడు మళ్ళీ కంటిన్యుటీ కోసం ఇది మనం ఇంతకుముందు పరీక్షించిన ఒక సాధారణ ఫంక్షన్ కాబట్టి దీన్ని మనం పోలార్ కోఆర్డినేట్స్ లోకి మార్చవచ్చు అది చాలా సులభంగా ఉంటుంది కాబట్టి x r cos మరియు y r sin ను మనం అక్కడ ప్రతిక్షేపించవచ్చు మరియు లిమిట్ ను r→0 గా తీసుకోండి కాబట్టి ఇక్కడ మనం x r cos మరియు y r sin గా ప్రతిక్షేపించినప్పుడు దీనిని r గా లేదా r2 గా మనం పొందుతాము తర్వాత ఒక r క్యాన్సిల్ అవుతుంది మరియు ఇక్కడ మనకు rమరియు cos మరియు sin లు ఉన్నాయి r 0 కి వెళ్ళేటప్పుడు ఈ cos మరియు sin లు బౌండెడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ 0 కి వెళ్తుంది fxy r cos sin 0f00 కాబట్టి 0 0 వద్ద ఫంక్షన్ విలువ 0 అవుతుంది కాబట్టి 0 0 వద్ద ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి మనకు పార్షియల్ డెరివేటివ్స్ యొక్క ఉనికి ఉంది మరియు ఫంక్షన్ యొక్క కంటిన్యుటీ ఉంది ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ యొక్క డిఫరెన్ష్యబిలిటీ కోసం పరీక్షిస్తాము కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క డిఫరెన్ష్యబిలిటీ కోసం ఇప్పుడు మనం ఈ లిమిట్ నిర్వచనానికి వెళ్ళాలి ఎందుకంటే నేను చెప్పినట్లు ఇది చాలా సులభం కాబట్టి ఇక్కడ మనం z dz యొక్క లిమిట్ ఏమిటో తెలుసుకుంటాము ఇక్కడ Δz అనేది x మరియు y లలో పెరుగుదల కాబట్టి ఇప్పుడు 0 0 అనే పాయింట్ వద్ద f0x0y f00విలువను చూద్దాం ఇక్కడ f00 విలువ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు fxy ఉంది కాబట్టి ఇక్కడ ఈ xy స్థానంలో xy లు భర్తీ చేయబడ్డాయి మనకు xy మరియు Δx2Δy2 లు ఉన్నాయి ఇక్కడ ఈ z యొక్క డిఫరెన్షియల్ dz విలువ x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ మరియు x ల లబ్దం ప్లస్ y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ మరియుy ల లబ్దం అవుతుంది zf0x0y f00 ΔxΔyΔx2Δy2 కాబట్టి ఇక్కడ ఈ రెండూ 0 అవ్వడాన్ని మనం ఇంతకు ముందే చూశాము కాబట్టి మనం ఈ dz పదాన్ని 0 గా పొందుతాము మరియు తర్వాత ఈ లిమిట్ z dz ని పొందుతాము కాబట్టి ఈ z విలువ ΔxΔyΔx2Δy2 అవుతుంది మరియు ఈ dz విలువ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ ΔxΔy లభిస్తుంది మరియు ఈ విలువ Δx2Δy2 అవుతుంది మరియు మనకు ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం ఈ పదాన్ని స్క్వేర్ రూట్ లేకుండా పొందుతాము dz∂z∂xx∂z∂yΔy0 కాబట్టి ΔxΔyΔx2Δy2మరియు ఇప్పుడు మనం ఈ లిమిట్ ని చూస్తాము ఇక్కడ మనం ఈ పాత్ ను y mx గా తీసుకుంటే మన దగ్గర ఈ క్వాడ్రాటిక్ టర్మ్ ఉంది మరియు వాటిలో ప్రతి ఒక్కటి కూడా క్వాడ్రాటిక్ అవ్వడాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా చూడవచ్చు కాబట్టి మనం ఈ ప్రత్యేక భాగం y mx ని తీసుకున్నప్పుడు ఈ లీనియర్ పాత్ Δx→0 Δy→0 అవ్వడాన్ని మనం సులభంగా గ్రహిస్తాము కాబట్టి మనం y mx ని పెట్టినప్పుడు మనం mΔx2Δx2m2Δx2 ని పొందుతాము ఇక్కడ Δx2 క్యాన్సిల్ అవుతుంది మరియు మనం m1m2 ని పొందుతాము z dz ΔxΔyΔx2Δy2 ymΔx పాత్ వెంట z dz m1m2 అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కాదు ఎందుకంటే ఈ లిమిట్ ఎగ్జిస్ట్ కావడం లేదు కాబట్టి లిమిట్ ఈ పాత్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కాదు డిఫరెన్ష్యబిలిటీ కొరకు ఈ లిమిట్ తప్పకుండా 0 కావాలి కానీ ఈ లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోవడాన్ని మనం చూశాము అందువల్ల ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కాదు కాబట్టి మనం ఈ ఉదాహరణ లో ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ డిఫరెన్ష్యబుల్ కాదు అని గమనించాము ఇప్పుడు మనం అలాంటి ఇంకొక ఉదాహరణ ను చూద్దాం ఇక్కడ కూడా ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ అది డిఫరెన్ష్యబుల్ కాదు ఇక్కడ మరలా పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవుతాయని చూపించడం చాలా సులభం x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ యొక్క నిర్వచనం నుండి y ని 0 గా తీసుకుంటే మనం fx0 ని కలిగి ఉన్నాము కాబట్టి మనం Δx3Δx2 ని పొందుతాము మరియు ఇది f00 అవుతుంది కాబట్టి అక్కడ ఈ x కూడా ఉంది కాబట్టి మనం ప్రాథమికంగా ఈ లిమిట్ ను 1 గా పొందుతాము ఎందుకంటే fx0 విలువ Δx3Δx2 అవుతుంది మరియు నిర్వచనం నుండి ఒక x వస్తుంది కాబట్టి ఇది 1 అవుతుంది fxyx32y3x2y2xy00 0xy00 కాబట్టి ఈ లిమిట్ 1 అవుతుంది అదేవిధంగా మనం fy00 ని కనుక్కుంటాము ఈ సందర్భంలో మనకు x 0 అవుతుంది మరియు ఇది 2Δy3Δy2 అవుతుంది తర్వాత ఇక్కడ y ఉంది ఇది ఈ Δy2ను Δy3గా చేస్తుంది కాబట్టి ఈ Δy3కొట్టివేయబడుతుంది మరియు మనకు ఈ లిమిట్ విలువ 2 అవుతుంది కాబట్టి x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ 1 అవుతుంది మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ 2 అవుతుంది fx00fx0 f00x1 fy00f0y f00y 2 ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ యొక్క కంటిన్యుటీ ని చూద్దాం ఇది కూడా చాలా సులభం దీనిని మనం పోలార్ కోఆర్డినేట్స్ లోకి మార్చడం ద్వారా చూపించగలము ఇందులో x r cos మరియు y r sin అవుతుంది మరియు ఇక్కడ ఇది r2 అవ్వడాన్ని సులభంగా చూడవచ్చు మరియు మనం అక్కడ నుండి r3ని కూడా పొందుతాము కాబట్టి మనం న్యూమరేటర్ లో r ను బౌండెడ్ ఫంక్షన్ cos 32sin 3 తో కలిసి పొందుతాము కాబట్టి r 0 కి వెళ్ళినప్పుడు ఈ లిమిట్ 0 అవుతుంది x32y3x2y2 r3 2r3 r2 0f00 కాబట్టి మనకు ఈ లిమిట్ 0 కి సమానం అవుతుంది మరియు ఫంక్షన్ విలువ 0 అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది మరియు పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఇప్పుడు మనం ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర డిఫరెన్ష్యబుల్ కాదు అని చూపించడానికి కదులుతాము దాని కోసం మనం ఈ లిమిట్ ను మళ్ళీ చూపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ Δz ఈ వ్యత్యాసం అవుతుంది ఇది మళ్ళీ 0 అవుతుంది కాబట్టి ఈ xy ను xy ల ద్వారా భర్తీ చేస్తాము zx గా ఉన్న dz విలువ 0 0 వద్ద 1 అవుతుంది మరియు ఇది అక్కడ 2 అవుతుంది కాబట్టి మనకు x2Δy ఉంది మరియు మనం ఈ లిమిట్ ని మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఈ కోషెంట్ డినామినేటర్ లో ఉన్న ఇది అవుతుంది తర్వాత Δx22Δy2 కి సమానమైన ఈ z మరియు ఈ Δy2Δx2 zf0x0y f00Δx32Δy3Δx2Δy2 dz∂z∂xx∂z∂yΔyx2Δy మైనస్ ఈ dz టర్మ్ Δx2Δy ఉన్నాయి మరియు డినామినేటర్ లో వున్న Δx2Δy2 ను సులభంగా సింప్లిఫై చేయవచ్చు కాబట్టి అప్పుడు మనం Δx2 మరియు 2Δy2 మైనస్ ఈ లబ్దం ను కలిగి ఉన్నాము ఇది మనకు Δx3 ను ఒక పదం గా మరియు మైనస్ 2Δx2మరియు Δy పదాలని ఇస్తుంది తర్వాత మనం ఈ Δy2 Δx మరియు 2Δy3పదాలను కూడా పొందుతాము మరియు ఇది 2Δy3 ఇక్కడ ఈ క్యూబ్ ఈ Δx3క్యాన్సిల్ చేయబడతాయి మరియు 2Δy3కూడా క్యాన్సిల్ చేయబడుతుంది మరియు మీరు ఈ Δy2మరియు Δx2 తో ఉన్న ఈ రెండు పదాలను మాత్రమే పొందుతారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ 2Δx2Δy ΔxΔy2 ను Δx2Δy2 తో కలిపి పొందుతాము ఇక్కడ Δx2Δy2యొక్క ఎక్సపోనెంట్ 32 అవుతుంది 1x2y2x32y3x2y2 x2Δy Δρ→0 ΔxΔy2 2Δx2ΔyΔx2Δy232 ఇప్పుడు మనం ఈ పాత్ ను ymΔx గా తీసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఇక్కడ మనకు Δx3 ఉంది ఇక్కడ కూడా Δx3 ఉంది కాబట్టి న్యూమరేటర్ లో నుండి Δx3 ని కామన్ తీయవచ్చు మరియు డినామినేటర్ లో వున్న ఈ Δy2 m2Δx2 అవుతుంది ymΔx వెంట m2 2m1m232 దీనికి ఎక్సపోనెంట్ 32 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం Δx3 ని కామన్ తీయవచ్చు కాబట్టి Δx3 క్యాన్సిల్ అవుతుంది మరియు మనం లిమిట్ m2 2m1m232 ని పొందుతాము ఇక్కడ ఈ లిమిట్ పాత్ మీద ఆధారపడుతుంది m ను బట్టి మనకు లిమిట్ విలువ మారుతూ ఉంటుంది అందువల్ల ఈ లిమిట్ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఈ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కాదు తర్వాత ప్రాబ్లం లో మనం ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది కానీ పార్షియల్ డెరివేటివ్స్ fx మరియు fy లు కంటిన్యూస్ కావు అని చూపిస్తాము డిఫరెన్ష్యబిలిటీ కొరకు పార్షియల్ డెరివేటివ్స్ యొక్క కంటిన్యుటీ సరిపోతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కావచ్చు కానీ fx మరియు fy లు కంటిన్యూస్ కాకపోవచ్చు fx మరియు fy లు కంటిన్యూస్ అవుతాయని మనం నిరూపించగలిగితే అది ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుందని సూచిస్తుంది కానీ మనం fx మరియు fy యొక్క కంటిన్యుటీ ని నిరూపించ లేకపోతే f యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని గురించి మనం ఏమీ తేల్చలేము fxyx2y2cos 1x2y2 xy00 0xy00 కాబట్టి ఈ ఉదాహరణ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుందని ఖచ్చితంగా చూపిస్తుంది కానీ ఈ సందర్భంలో fx మరియు fy లు కంటిన్యూస్ కావు కాబట్టి ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయినందువల్ల డిఫరెన్ష్యబిలిటీ కోసం ఆవశ్యక నియమాలు సంతృప్తి చెందాయని మనం చూపించాల్సి ఉంటుంది ఒకవేళ ఏదో ఒక ఆవశ్యక నియమాన్ని ఉల్లంఘించినట్లయితే ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కాదని మనం వెంటనే క్లెయిమ్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ యొక్క ఉనికి నుండి మనకు fx0 f00x ఉంది మరియు ఈ సందర్భంలో ఇది 0 అని మనం చూపించగలము ఎందుకంటే ఇక్కడ y 0 అవుతుంది కాబట్టి మనకు fx0 ఉంటుంది కాబట్టి మనం ఈ x2 ను పొందుతాము తర్వాత మనం 1x2 ను పొందుతాము మరియు దానిని ఈ x తో భాగిస్తాము మరియు ఇది 0 అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేయబడుతుంది ఇక్కడ కొంత బౌండెడ్ అవుతుంది మరియు తర్వాత x 0 కి వెళ్తుంది కాబట్టి ఈ లిమిట్ 0 అవుతుంది fx00fx0 f00x0 fy00f0y f00y 0 ఫంక్షన్ సిమ్మెట్రిక్ కాబట్టి అదేవిధంగా మనం 0 0 వద్ద fy ని కూడా 0 అని చూపించగలము కాబట్టి మళ్ళీ మనం దీన్ని కూడా 0 గా పొందుతాము ఇప్పుడు ఫంక్షన్ యొక్క కంటిన్యుటీ ని తనిఖీ చేస్తే మళ్ళీ అది 0 అవుతుంది ఎందుకంటే x y 0 0 కి వెళ్ళినప్పుడు ఇది కొంత బౌండెడ్ అవుతుంది మరియు xy 0 కి వెళ్తుంది కాబట్టి సహజంగా x y 0 0 కి వెళ్లేటప్పుడు ఈ fxy 0 కి వెళ్తుంది కాబట్టి పోలార్ కోఆర్డినేట్స్ కు మార్చడం ద్వారా మళ్లీ మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి r2 ను పొందవచ్చు మరియు r 0 కి వెళ్లేటప్పుడు అక్కడ మిగిలినవన్నీ బౌండెడ్ అవుతాయి కాబట్టి పోలార్ కోఆర్డినేట్స్ కు మార్చడం ద్వారా లేదా నేరుగా xy 0 కి వెళ్లేటప్పుడు ఇది 0 అవుతుంది x2y2cos 1x2y2 0f00 కాబట్టి ఈ పదం 0 కి వెళ్తుంది మరియు ఇది బౌండెడ్ మరియు పరిమితమైనది కాబట్టి మనం ఈ లిమిట్ ను నేరుగా 0 గా పొందుతాము ఇది పాయింట్ 0 0 వద్ద ఫంక్షన్ విలువ కాబట్టి ఇంకో ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వడాన్ని మనం చూశాము ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డిఫరెన్ష్యబిలిటీ కి వద్దాం ఇక్కడ మనం ఈ z యొక్క డైరెక్ట్ డెఫినేషన్ ను తీసుకుంటాము ఇక్కడ నా ఉద్దేశ్యంలో z అంటే z లో వ్యత్యాసం కాబట్టి f0x0y f00 లో f00 విలువ 0 కాబట్టి మనం fxy ని పొందుతాము కాబట్టి x y లు x మరియు y లతో భర్తీ చేయబడతాయి మరియు 0 వద్ద x కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు 0 వద్ద y కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ లు 0 అని మనం చూశాము కాబట్టి ఈ dz 0 అవుతుంది మరియు తర్వాత ఈ కోషెంట్ కు మనం లిమిట్ ను తీసుకుంటాము zf0x0y f00 x2y2cos 1x2y2 కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన ఈ z x2 మరియు y2 cos టర్మ్ మరియు మైనస్ 0 అవుతుంది కాబట్టి ఈ Δρ x2Δy2 అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ ఏమిటో మనం చూస్తాము మరియు ఇది క్యాన్సిల్ కావచ్చు కాబట్టి మనం న్యూమరేటర్ లో ఈ స్క్వేర్ రూట్ పదాన్ని ఈ cos 1x2Δy2 టర్మ్ తో పొందుతాము ఇప్పుడు ఈ టర్మ్ యొక్క లిమిట్ Δx→0 Δy→0 అవ్వడాన్ని మనం సులభంగా చూడవచ్చు ఎందుకంటే ఈ టర్మ్ 0 కి వెళ్తుంది మరియు ఇక్కడ ఉన్న ఇది బౌండెడ్ అవుతుంది కాబట్టి ఈ విలువ 0 అని నేరుగా మనం చూపించగలము z dz Δx2Δy2x2Δy2cos 1x2Δy2 x2y2cos 1x2y2 0 అంటే ఈ లిమిట్ 0 అయితే ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అయిందని మనం గమనించాము ఇప్పుడు మనం పార్షియల్ డెరివేటివ్స్ యొక్క కంటిన్యుటీ ని చూపించాల్సి ఉంటుంది మరియు ఈ సందర్భంలో పార్షియల్ డెరివేటివ్స్ కంటిన్యూస్ కావు అని మనం గమనిస్తాము fx మరియు fy ల యొక్క కంటిన్యుటీ ని నిరూపించడానికి మనం fx మరియు fy లను ఆరిజిన్ కాని పాయింట్ వద్ద పొందాలి కాబట్టి ఇక్కడ ఇది 0 కి సమానం కాదు మరియు 0 కి సమానం అయినప్పుడు మన దగ్గర వున్న0 0 తో సమానం అవుతుంది ఇక్కడ కూడా అదే తప్పు వుంది కాబట్టి ఇక్కడ మనకు ఫంక్షన్ విలువ 0 0 వద్ద లాగే 0 గా నిర్వచించబడింది మరియు xy 0 కి సమానం అయినప్పుడు మనకు 0 ఉంటుంది కాబట్టి ఇది కూడా 0 కి సమానం కాదు మరియు xy 0 అయినప్పుడు ఇది 0 అవుతుంది ఇప్పుడు మనం పార్షియల్ డెరివేటివ్స్ యొక్క కంటిన్యుటీ ని 0 0 వద్ద చూపిస్తాము కాబట్టి మనం పార్షియల్ డెరివేటివ్స్ యొక్క కంటిన్యుటీ ని 0 0 కాని పాయింట్ వద్ద లెక్కించాలి ఇక్కడ మనం పార్షియల్ డెరివేటివ్స్ ను ఆరిజిన్ కాని పాయింట్ వద్ద లెక్కించాలి తర్వాత 0 0 వద్ద fx మరియు fy ల విలువలు 0 అవుతాయి దీనిని మనం ఇంతకుముందే లెక్కించాము కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క పార్షియల్ డెరివేటివ్స్ ను ఆరిజిన్ కాని పాయింట్ వద్ద పొందడానికి తర్వాత ఈ ఫంక్షన్ యొక్క x కి సంబంధించిన డెరివేటివ్ ను మనం నేరుగా పొందుతాము ఇక్కడ y ను స్థిరాంకం గా పరిగణిస్తాము కాబట్టి xy≠00 వద్ద మనం ఈ డెరివేటివ్ ను డైరెక్ట్ డిఫరెన్షియేషన్ ద్వారా పొందుతాము ఇక్కడ మనం y ని స్థిరాంకం గా భావిస్తాము ఇది ఒక ప్రోడక్ట్ టూల్ కాబట్టి ఈ x2y2 టర్మ్ ఈ cos 1x2y2 యొక్క డెరివేటివ్ sin 1x2y2 అవుతుంది మరియు దీని డెరివేటివ్ 122xx2y232 అవుతుంది మరియు తర్వాత ఇందులో మార్పు ఏమీ ఉండదు మరియు ఈ టర్మ్ యొక్క డెరివేటివ్ 2x అవుతుంది xy≠00 వద్ద fxxy x2y2sin 1x2y2 122xx2y2322xcos 1x2y2 sin 1x2y2 xx2y22xcos 1x2y2 ఇది xy≠00 వద్ద ఫంక్షన్ యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ఇప్పుడు మనం ఈ పదాన్ని కొద్దిగా సరళీకృతం చేయవచ్చు కాబట్టి మనం 1x2y2 యొక్క సైన్ ను పొందుతాము మరియు ఈ టర్మ్ xx2y2 అవుతుంది మరియు ఇది 2x cos 1x2y2 అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం పాత్ ను x యాక్సిస్ వెంట తీసుకుంటే అంటే ఈ y 0 గా సెట్ చేయబడుతుంది కాబట్టి మనం 0 0 ని చేరుకుంటున్నాము x y లు 0 కి వెళ్లేటప్పుడు fxxy విలువ 0 గా ఉన్న పాయింట్ 0 0 వద్ద f యొక్క పార్షియల్ డెరివేటివ్ కి సమానం అవుతుందా కాదా అని మనం చూడాలనుకుంటున్నాము కాబట్టి మనం x యాక్సిస్ వెంట ఆరిజిన్ వైపు వెళితే ఏమి జరుగుతుంది y 0 అవుతుంది ఇక్కడ x x2 తో భాగించబడుతుంది ఇక్కడ ఇది x యొక్క అబ్జల్యూట్ వ్యాల్యూ అవుతుంది తర్వాత ఇక్కడ మనకు sin 1x ఉంటుంది ప్లస్ ఈ 2x మరియు మరలా ఇక్కడ cos 1x ఉంటుంది కాబట్టి ఇది x యాక్సిస్ వెంట y 0 కాబట్టి మనం ఇక్కడ y ని 0 గా ఉంచాము కాబట్టి మనం ఈ x యాక్సిస్ వెంట ఒక నిర్దిష్ట మార్గాన్ని తీసుకుంటున్నాము ఉదాహరణకు ఇప్పుడు మనం ఇక్కడ గ్రహించినట్లయితే x కుడివైపు నుండి 0 కి వెళ్ళినప్పుడు ఇది 1 గా మరియు x నెగిటివ్ సైడ్ నుండి 0 కి వెళ్ళినప్పుడు ఇది 1 గా మారుతుంది ఏ సందర్భంలోనూ ఇది డెఫినిట్ కాదు మరియు ఇక్కడ దాని విలువను కనుక్కునేటప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది ఈ పాయింట్ దగ్గర ఎలాగైనా ఈ x 0 కి వెళ్తుంది కాబట్టి ఇది బౌండెడ్ అవుతుంది మరియు అదృశ్యమవుతుంది మరియు ఇది 0 కి వెళ్తుంది x యాక్సిస్ వెంట fxxy x→0xxsin 1x 2xcos1|x|0 కానీ ఇక్కడ ఈ పాయింట్ వద్ద ఇది 1 అవుతుంది మరియు ఆ సందర్భంలో ఇది నిర్ణయించబడలేదు మరియు ఇది 1 కూడా కావచ్చు మరియు ఇక్కడ x 0 కి వెళ్ళినప్పుడు ఈ విలువ ఏమిటో మనకు తెలియదు కాబట్టి ఈ లిమిట్ ఎగ్జిస్ట్ కాదు లేదా మనం ఏ లిమిట్ కోసం వెదుకుతున్నామో అది ఖచ్చితంగా 0 కి సమానం కాదు ఈ లిమిట్ 0 కి సమానమైతే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ fx కంటిన్యూస్ అవుతుందని మనం క్లెయిమ్ చేయవచ్చు ఎందుకంటే ఇది 0 0 వద్ద డెరివేటివ్ విలువ ఇది 0 0 వద్ద fx విలువ కాబట్టి ఏ సందర్భంలోనైనా ఇది దీనికి సమానం కాదు నిజానికి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఈ పార్షియల్ డెరివేటివ్ యొక్క కంటిన్యుటీ కి సంబంధించిన ప్రశ్నయే తలెత్తదు అందువల్ల ఈ fx కంటిన్యూస్ కాదు ఈ ఫంక్షన్ సిమ్మెట్రిక్ కాబట్టి అదేవిధంగా ఈ fy కంటిన్యూస్ కాదు అని మనం చూపించగలము కాబట్టి ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అయినప్పటికీ పార్షియల్ డెరివేటివ్స్ కంటిన్యూస్ కావు అని మనం ఈ ఉదాహరణ లో చూశాము కాబట్టి డిఫరెన్ష్యబిలిటీ కొరకు పార్షియల్ డెరివేటివ్స్ యొక్క కంటిన్యుటీ ఆవశ్యక నియమం కాదు అని పై ఉదాహరణ చూపుతుంది ఒక ఫంక్షన్ యొక్క మొదటి ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ కంటిన్యూస్ కాకపోయినప్పటికీ అది డిఫరెన్ష్యబుల్ కావచ్చు ఇప్పుడు మళ్లీ ఇలాంటి మరొక ఉదాహరణ ను చూపించవచ్చు అందులో కూడా ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది కానీ fx మరియు fy లు కంటిన్యూస్ కావు కాబట్టి ఈ ఉదాహరణ లో ఈ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అవుతుంది కానీ fx మరియు fy లు కంటిన్యూస్ కావు అని మనం చూపించట్లేదు దీనిని పార్టిసిపెంట్స్ కొరకు వదిలి వేస్తున్నాము కానీ సాల్వ్ చేసే విధానం ఇంతకు ముందు ప్రాబ్లం లో లాగే ఉంటుంది ఈ ప్రాబ్లం లో fx మరియు fy లు కంటిన్యూస్ కావు అని ఎవరైనా సులభంగా చూపించవచ్చు కాబట్టి ఇక్కడ ముగింపు ఏమిటంటే మనం డిఫరెన్ష్యబిలిటీ కి సమానమైన నిర్వచనాన్ని చూశాము అది ఇక్కడ లిమిట్ అవుతుంది ఈ లిమిట్ విలువ 0 అని చూపించడం ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ అని చెప్పడానికి సమానం కాబట్టి ఫంక్షన్ యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయినప్పటికీ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర డిఫరెన్ష్యబుల్ కాకపోవచ్చు ఎందుకంటే డిఫరెన్ష్యబిలిటీ కొరకు పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవ్వడం ఆవశ్యక నియమం కాదు అది పర్యాప్తక నియమం fx మరియు fy లు కంటిన్యూస్ కాకపోయినప్పటికీ ఫంక్షన్ డిఫరెన్ష్యబుల్ కావచ్చు అని కూడా మనం చూశాము ఇది కూడా మనకు ఉంది ఎందుకంటే ఇది పర్యాప్తక నియమం సరేనా ఈ లెక్చర్స్ ను తయారు చేయడానికి మేము ఈ రిఫరెన్సు లను ఉపయోగించాం English Word Telugu Meaning 1 Difference వ్యత్యాసం 2 Expression వ్యక్తీకరణ 3 Absolute value సంపూర్ణ విలువ 4 Boundedness పరిమితి 5 Numerator లవం 6 Denominator హారం